కాబట్టి ఇది ఒక విధమైన సారాంశంకు తీసుకు వస్తుంది నా ఉద్దేశ్యం సమగ్ర సమీకరణాలు మేము వాటిని ఫార్వర్డ్ సమస్యల కోసం ఉపయోగించవచ్చని మనం అనుకున్నాము కానీ అది మనకు సరళ బీజగణితం యొక్క చాలా చక్కని భాష అందించబడింది దీనిలో నేను ఈ విలోమ సమస్యను సరిగ్గా మరియు ప్రధానంగా వ్రాయగలను విలోమ సమస్య విషయంలో మనం చూసిన సవాళ్లు తప్పుగా ఉన్నాయి కాబట్టి అది తగినంత సమాచారం కాదు ఫీల్డ్లు బ్యాండ్ పరిమితంగా లేవు దానితో జీవించండి మరియు రెండవ సమస్య నాన్ లీనియారిటీ కాబట్టి ఇది నాకు కుంభాకార రహిత ఆప్టిమైజేషన్ని ఇస్తుంది కాబట్టి ఈ సమస్య సరైన పరిష్కారానికి దూరంగా ఉందని నా ఉద్దేశ్యం కాబట్టి మీకు తెలిసిన ఫ్యాన్సీ డేటా అనలిటిక్స్ మరియు ఆప్టిమైజేషన్ మెషిన్ లెర్నింగ్ మీరు విసిరే ప్రతిదాన్ని దీనితో మంచి పరిష్కారాన్ని పొందడానికి పూర్తి చేయాలి మరియు ఈ సమస్యకు కేవలం CEM మాత్రమే సరిపోదని కూడా ఇది మీకు చూపుతుంది వాస్తవానికి మేము దానిని లీనియర్ ఆల్జీబ్రా భాషలో వ్రాయవలసి ఉంటుంది మేము ప్రోగ్రామింగ్ చేయవలసి ఉంటుంది మరియు వేవ్లెట్ డొమైన్ను మనం చూసే విధానం నుండి బయటపడటానికి అది మీ సిగ్నల్ ప్రాసెసింగ్ మరియు హెవీ డ్యూటీ ఆప్టిమైజేషన్ ఇక్కడ మీకు తెలిసిన అన్ని టెక్నిక్లు కలిసి వస్తాయి మరియు మీరు సిగ్నల్ ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు సంభావ్యత కూడా కింద దాగి ఉంటుంది కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే వాస్తవ ప్రపంచ ఇంజనీరింగ్ సమస్యను సరిగ్గా పరిష్కరించడానికి అవసరమైన అనేక ఇతర సాధనాల్లో CEM ఒకటి ఒక్క సబ్జెక్ట్ తెలుసుకుని దాన్ని వాడుకునే రోజులు ఈ రోజుల్లో అంతా ఇంటర్ డిసిప్లినరీగా మారింది కాబట్టి మీరు జోడించాలనుకుంటే ఇక్కడ కూడా ml జోడించవచ్చు అది ఆప్టిమైజేషన్లో భాగమే విద్యార్థి సార్ చేయగలరు విద్యార్థి సమగ్ర సమీకరణాలు కాకుండా ఏదైనా ఇతర పద్ధతిని ఉపయోగించండి మీరు సమగ్ర సమీకరణాలు కాకుండా మరేదైనా పద్ధతిని ఉపయోగించగలరా కాబట్టి మీరు FDTDని ఉపయోగించిన వాటిని కూడా ఉపయోగించవచ్చు కానీ మీరు దేనినైనా ఉపయోగించగల అటువంటి చక్కని సూత్రీకరణను ఇక్కడ పొందుతారని నేను అనుకోను కాబట్టి మీరు నేను ఇక్కడ ఉన్న ఈ పద్ధతిలో ఇక్కడకు తిరిగి వెళితే నేను x కోసం కొంత అంచనాతో ప్రారంభిస్తాను అప్పుడు నేను దీన్ని ఉపయోగించి u గణిస్తాను కాబట్టి u ని పొందడం అంటే ఫార్వర్డ్ సమస్యను పరిష్కరించడం ఫార్వర్డ్ సమస్యను పరిష్కరించడం అనేది ఏదైనా పద్ధతుల నుండి చేయవచ్చు నేను వ్రాసిన విలోమ సమస్య సమగ్ర సమీకరణ సూత్రీకరణ నుండి సూత్రీకరణను పొందాను కాబట్టి గణన సమయం మీ అత్యంత ముఖ్యమైన విషయం అని మీకు తెలుసు అని మీరు భావిస్తే అది అవును మీరు సమగ్ర సమీకరణంలో ఫార్వార్డ్ సమస్యను అమలు చేయకూడదు ఎందుకంటే దీనికి ఎక్కువ సమయం పడుతుంది అప్పుడు FEM అని చెప్పుకుందాం కాబట్టి మీరు FEM విలోమ సమస్యలో ఫార్వార్డ్ ప్రాబ్లమ్ని ఇలా చేయవచ్చు విద్యార్థి మేము విలోమ సమస్యను చూస్తున్నాము ప్రస్తుతం మనం విలోమ సమస్యను చూస్తున్నాము విద్యార్థి ఇమేజింగ్ రియల్ టైమ్ మైక్రోవేవ్ ఇమేజింగ్ నేను అలా చేయను కాంట్రాస్ట్ చాలా తక్కువగా ఉంటుందని నాకు తెలిసిన చోట ఈ అల్గోరిథం చాలా త్వరగా పని చేసేంత వరకు మీరు దీన్ని రియల్ టైమ్ లో చేయగలరు అయితే మీకు ఇలాంటి సమస్య 3 7 తెలిసినట్లయితే అది పునరావృత ప్రక్రియ ఇది నిజ సమయంలో మీకు పని చేయకపోవచ్చు కాబట్టి వాల్ ఇమేజింగ్ మరియు మూవింగ్ టార్గెట్స్ మరియు అన్నింటి ద్వారా కాబట్టి మీరు గోడను గుర్తించడం ద్వారా కొంత ఉజ్జాయింపుని అనుమతించినట్లయితే ఉదాహరణకు మీకు గోడ ఉంది మరియు దాని వెనుక మీకు కొన్ని వస్తువులు ఉన్నాయి మరియు మీరు దానిని దృశ్యమానం చేయాలనుకుంటున్న టెర్రరిస్ట్ లేదా ఏదైనా చెప్పండి ఇప్పుడు అక్కడ మీరు పర్మిటివిటీ 3 లేదా 3 5 అని పట్టించుకోకపోవచ్చు ఆబ్జెక్ట్ ఉందా లేదా అనే విషయాన్ని ఎవరు పట్టించుకుంటారు కాబట్టి నేను వస్తువు కోసం ఫజ్జి ఆకృతిని పొందుతున్నంత కాలం నేను సమస్య నుండి నా అంచనాలను తగ్గించుకుంటే నేను సంతోషంగా ఉన్నాను కాబట్టి నేను నా సమస్యను మార్చుకుంటే పరిష్కారం యొక్క ఖచ్చితత్వంపై నా అవసరాలను సడలించగలను కాబట్టి ఈ రకమైన ఒప్పందాలు చేయాలి మీకు ఏది ఆసక్తి ఉందో మీరు చెప్పాలి నాకు రొమ్ము క్యాన్సర్ గుర్తింపుపై ఆసక్తి ఉంటే ఆరోగ్యకరమైన కణజాలం మరియు క్యాన్సర్ కణజాలం మధ్య వ్యత్యాసాన్ని నేను బాగా చెప్పగలను మరియు అది మసక విషయం కాదు సరియైనది ఎందుకంటే మీరు వైద్యుడికి తప్పుడు సమాచారం ఇస్తే అతను తప్పు భాగాన్ని తొలగిస్తాడు కాబట్టి పర్మిటివిటీని సరిగ్గా పొందడం అనేది పరిమాణాత్మక సమస్య మరియు వాల్ ఇమేజింగ్ ద్వారా మీకు తెలిసినవి ఈ రకమైన అప్లికేషన్లు గుణాత్మక సమస్యలు నాకు కొంత పరిష్కారం ఇవ్వండి అది ఎక్కువ లేదా తక్కువ అది కూడా సమస్యే అక్కడ మీరు రియల్ టైం పరిష్కారాన్ని పొందవచ్చు మరియు మొదలైనవి